డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క మాడ్యూల్ 8 కు స్వాగతం మనము ప్రాథమిక SQL క్వరీలను చర్చిస్తున్నాము మరియు ఇది 6 వ మాడ్యూల్లో మనము ప్రారంభించిన పరిచయ చర్చ యొక్క మూడవ మరియు ముగింపు భాగం కాబట్టి త్వరగా ఒకసారి మనము చివరి మాడ్యూల్లో ప్రాథమిక కార్యకలాపాల యొక్క అవగాహనను శూన్య విలువలు మరియు మొత్తం విధులను పూర్తిచేసే ఈ విషయాలు చూస్తాం ప్రస్తుత మాడ్యూల్లో SQL క్వరీను రూపొందించడంలో చాలా ముఖ్యమైన ఒక లక్షణాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాము దీనిని నెస్టెడ్ క్వరీ లేదా మరింత అధికారికంగా నెస్టెడ్ సబ్ క్వరీ అంటారు మరియు SQL లో మనము డేటా సవరణ ప్రక్రియను అర్థం చేసుకోవాలనుకుంటున్నాము మరియు ఇక్కడ వివరించిన రెండు విషయాలు గురించి అలాగే నెస్టెడ్ సబ్ క్వరీలతో ప్రారంభిద్దాం సబ్ క్వరీ తప్పనిసరిగా మరొక క్వరీ లోపల ఉన్న సెలెక్ట్ ఫ్రమ్ వేర్ నుండి ఉపయోగించబడుతుంది అనే వ్యక్తీకరణను ఎంచుకోబడింది ఇది ఫలితాన్ని ఉత్పత్తి చేయడానికి మరొక కొన్ని క్వరీ లలో నెస్టెడ్ రూపంలో ఉపయోగించబడుతుంది కాబట్టి అది ఒక నెస్టెడ్ సబ్ క్వరీ సెలెక్ట్ ఫ్రమ్ వేర్ లో పనిచేస్తాయో చర్చించడం ద్వారా ప్రారంభిస్తాము మనకు సాధారణ ఉపయోగం ఉండే సభ్యత్వ పోలిక కార్డినాలిటీ కోసం వేర్ క్లాజ్ లో సబ్ క్వరీ లను కలిగి ఉండటానికి వివిధ రకాల పరీక్షలను నిర్వహించడం లాంటివి ఇక్కడ మనం చూడొచ్చు ముందుగా దీనిని చూద్దాం మీరు ఈ క్వరీ ను ఇప్పటికే చూశారు 2009 ఫాల్ లో మరియు 2010 స్ప్రింగ్ లో అందించే కోర్సులను కనుగొనటం గురించి ఇది ఇంతకుముందు మనము దీనిని కోడింగ్ చేయడానికి వివిధ మార్గాలను చూపించాము ఇప్పుడు మనము దీనిని SQL లో కోడ్ చేయగలిగే మరో మార్గాన్ని చూపిస్తున్నాము కాబట్టి మొదటి నుండి ఖచ్చితంగా మనకు కోర్సులు అవసరం కాబట్టి సెలెక్ట్ క్లాజ్ చాలా చిన్నది ఇది ప్రత్యేకమైన కోర్సు ఐడి అయి ఉండాలి ఖచ్చితంగా సమాచారం ఇప్పటికే విభాగం నుండి వస్తుంది ఇది మనము ఇప్పటికే చూసినట్లుగా కోర్సులు అందించడం గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరు బుద్ధిమంతులు కాదు 2009 ఫాల్ లో మరియు 2010 స్ప్రింగ్ లో అందించే కోర్సులను నేను ఎలా కనుగొంటాను అని ఇప్పుడు చూద్దాం కాబట్టి మళ్ళీ మొదటి భాగం 2009 ఫాల్ లో అందించే కోర్సులు ఈ భాగంలో కోడ్ చేయబడ్డాయి సెమిస్టర్ ఫాల్ లో కావాలని మరియు ఇక్కడ 2009 అని అతను చెప్పినప్పుడు వేర్ క్లాజ్ అంచనా వేసే భాగంలో ఈ భాగం కూడా జరుగుతుంది ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ భాగం అక్కడ లేదని నేను వూహిస్తే ఇది 2009 ఫాల్ లో అందించే కోర్సులను మాత్రమే ఇస్తుంది కాని 2009 ఫాల్ లో మరియు స్ప్రింగ్ లో ఉన్న కోర్సులను మనము కోరుకుంటున్నాము కాబట్టి ఈ ప్రత్యేక క్వరీ 2009 స్ప్రింగ్ లో అందించే కోర్సులను నాకు ఇస్తుంది కాబట్టి మనకు ఒక భాగంలో ఏమి ఉంది నేను ఇది కలిగి ఉన్నాను మీరు ఈ భాగాన్ని చూస్తే 2009 ఫాల్ లో జరిగిన ఈ కోర్సులు 2010 స్ప్రింగ్ లో జరిగిన ఈ భాగం కోర్సులను పరిశీలిస్తే మంచిది ఇప్పుడు నాకు ఏమి కావాలి నాకు అది అవసరం రెండింటిలో జరిగిన కోర్సులపై నాకు ఆసక్తి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఒక కోర్సు కోసం ఆ కోర్సు ఐడి ఇక్కడ ఉండాలి అని నేను పేర్కొనాలనుకుంటున్నాను కాబట్టి నేను దేని కోసం తనిఖీ చేస్తున్నాను నేను సెట్ సభ్యత్వం కోసం తనిఖీ చేస్తున్నాను ఇది సమితి హక్కు కాబట్టి నేను తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ప్రత్యేకించి ఈ మొదటి భాగం ఎక్సిస్ట్స్ ఇన్ అనేది కీవర్డ్ ఇక్కడ ఈ క్వరీ యొక్క రెండవ భాగం ద్వారా నిర్దేశించబడిన ఈ ప్రత్యేక రిలేషన్ 2010 స్ప్రింగ్ లో అందించబడిన కోర్సులు ఒకవేళ కోర్సు ఐడి ఉన్నట్లయితే రెండు సెమిస్టర్లలోనూ అందించబడాలి ఒకవేళ ఆ కోర్సు అది లేనట్లయితే అప్పుడు అది 2009 ఫాల్ లో మాత్రమే ఇవ్వబడుతుంది మరియు 2010 స్ప్రింగ్ లో కాదు మరియు ఖచ్చితంగా అందించని కోర్సులు 2009 ఫాల్ లో మరియు 2010 స్ప్రింగ్ లో మాత్రమే ఇక్కడ ఇవ్వబడుతుంది కానీ అవి ఇక్కడ లేవు వారు పరీక్షలకు ఎప్పటికీ రారు కాబట్టి చివరకు నేను పొందేది 2009 ఫాల్ లో మరియు 2010 స్ప్రింగ్ లో అందించే కంప్యూటింగ్ కోర్సుల ప్రభావం ఈ నిబంధనలో భాగంగా నేను ఉపయోగించిన క్వరీ యొక్క ఈ భాగం నా నెస్టెడ్ సబ్ క్వరీ ఈ సందర్భంలో మనం చూసినట్లుగా ఇది సెట్ సభ్యత్వం కోసం ఉపయోగించబడుతుంది మరియు ఇది నెస్టెడ్ సబ్ క్వరీ లను ఉపయోగించడం యొక్క ప్రాథమిక ఆలోచన ఇది ఒక నెస్టెడ్ సబ్ క్వరీ ఎల్లప్పుడూ మీకు రిలేషన్ ను ఇస్తుంది కాబట్టి మీరు ఆ రిలేషన్ ను క్లాజ్ నుండి సరైన సందర్భంలో ఉంచడానికి ప్రయత్నించి ఆపై మీ లాజికల్ నిర్మాణంలో దాన్ని ఉపయోగించుకోండి కాబట్టి కొన్ని ఉదాహరణల ద్వారా దీనిని నడుపుదాం మీరు చెబుతున్నది ఏమిటంటే ఇంతకుముందు ఇక్కడ రెండింటిలో అందించే కోర్సులు మనము 2009 ఫాల్ లో అందించే కోర్సులు అని చెప్పడానికి ఒక రకమైన వ్యత్యాసం చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాని 2010 స్ప్రింగ్ లో కాదు అంతకుముందు సభ్యత్వాన్ని నేగేషన్ ద్వారా సభ్యత్వాన్ని మార్చడం ద్వారా ఇప్పుడు మీరు లేరు కొన్ని ఉదాహరణలు తీసుకొని ఈ రకమైన నెస్టింగ్ పని చేస్తుందని మీరే ఒప్పించండి విభిన్న విద్యార్థుల సంఖ్యను కనుగొనే సమితిని మనము కనుగొన్నాము బోధకుడు ఐడి బోధించిన కోర్సు విభాగాన్ని తీసుకున్నాము కొంత ఐడి ఇవ్వబడింది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఒక నెస్టెడ్ క్వరీ ను ఏర్పరుచుకుంటాము ఇది ఈ ప్రత్యేక ఉపాధ్యాయుడు 10101 బోధించిన కోర్సులను నాకు చెబుతుంది ఆపై ఈ కోర్సు ఐడి సెక్షన్ ఐడి పరంగా సెట్ సభ్యత్వాన్ని నిర్దిష్ట ఉపాధ్యాయుడు అందించే కోర్సులో ఆ ప్రత్యేకమైన టుపుల్ ఉందా అని తనిఖీ చేస్తాము అది జరిగితే అప్పుడు ఆ ఐడి విద్యార్థి ఐడిగా మారుతుంది ఎందుకంటే ఈ సందర్భంలో ఇది టెక్స్ట్ రిలేషన్ కలిగి ఉన్న విద్యార్థి ఐడి ని కౌంట్ లో డిస్టింక్ట్ చేయబడుతుంది కాబట్టి ఈ స్క్వేర్కు ఇది మీకు సమాధానం ఇవ్వగలదు స్పష్టంగా ఇది సరళమైన రూపంలో కూడా వ్రాయవచ్చని మనము అంగీకరిస్తున్నాము అయితే లక్షణాన్ని వివరించే కోసమే మనము దీన్ని ఇక్కడ చేర్చాము బోధకుడి యొక్క ఈ చక్కని పేర్లను సమ్ క్లాజ్ రూపంలో మరొక క్లాజ్ ఉంది అంటే జీవశాస్త్ర విభాగంలో కనీసం ఒక బోధకుడు జీతం కొంతమంది కంటే జీతం ఎక్కువ మరియు మనము ఇంతకుముందు ఈ కోడింగ్ను చూశాము ఇప్పుడు మనం దీన్ని నెస్టెడ్ క్వరీ పరంగా ఉపయోగించడం ద్వారా చేయవచ్చు మళ్ళీ ఇది ఖచ్చితంగా జీవశాస్త్ర విభాగంలో బోధకుల జీతం మరియు మనము మొత్తం కంటే ఎక్కువ చేస్తున్నాము అంటే ఇక్కడ తనిఖీ చేయబడుతున్న జీతం ఇక్కడ కనీసం ఒక రికార్డును కనుగొనాలి కనుక ఇది ఆ జీతం విలువ కంటే ఎక్కువ కాబట్టి నెస్టెడ్ సబ్ క్వరీ ను ఉపయోగించి అస్తిత్వ రికార్డులను కనుగొనటానికి ఇది మంచి మార్గం సం క్లాజ్ యొక్క లాజిక్ నేను ఇక్కడ వివరించాను కాబట్టి మనము ఈ చర్చలో ప్రతి ఒక్కటి ద్వారా వెళ్ళము కొన్నింటి సెమాంటిక్స్ యొక్క అర్థాలను అధ్యయనం చేసి మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు వదిలివేస్తున్నాను కాబట్టి అదేవిధంగా మనకు ఆల్ క్లాజ్ లు ఉన్నాయి అది మనం చెప్పాలనుకుంటే వారు అన్ని బోధకుల పేర్లను కనుగొంటారు జీవశాస్త్ర విభాగంలో అన్ని బోధకుల జీతం కంటే ఎక్కువ జీతం మనం వ్రాయగలము లేదా మనం అన్నీ వ్రాస్తాము మరియు ప్రతి జీతం ఈ సబ్ క్వరీ లోని మొత్తం జీతాలతో తనిఖీ చేస్తుంది మరియు అది ఉంటే మాత్రమే నిర్దిష్ట రికార్డ్ కంటే ఎక్కువ ఆ నిర్దిష్ట పేరు ఫలితంలో చేర్చబడుతుంది లేకపోతే అది ఫలితం నుండి మినహాయించబడుతుంది కొన్నింటికి సమానమైన బేసిక్ సెమాంటిక్స్ కూడా ఉంది ఇక్కడ కూడా ఇది పని చేస్తుంది మరియు నేను దానిని మీరు ఇంట్లో చదువుకోటానికి వదిలివేస్తున్నాను ఎక్సిస్ట్స్ కంస్ట్రక్ట్ ఉపయోగించడం ద్వారా మీరు ఖాళీ రిలేషన్ ల కోసం పరీక్షించవచ్చు కాబట్టి r ఎక్సిస్ట్స్ అని మీరు చెబితే అది r చేసిన దాన్ని గూర్చి తెలుపుట అంటే r ఖాళీగా లేదని అర్థం r ఖాళీగా ఉంటే ఎక్సిస్ట్స్ అబద్ధం మరియు నాట్ ఎక్సిస్ట్స్ అనేది ఎక్సిస్ట్స్ యొక్క నేగేషన్ అవుతుంది కాబట్టి అన్ని కోర్సులను కనుగొనడం వంటి క్వరీ ను పేర్కొనడానికి దీనిని ఉపయోగించవచ్చు 2009 ఫాల్ లో మరియు 2010 స్ప్రింగ్ లో రెండింటినీ బోధించారు కాబట్టి మీరు ఇంతకు ముందు మీరు ఇది చేసారు చేయాల్సిందల్లా సభ్యత్వాన్ని సెట్ చేయండి కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది మళ్ళీ అదే క్వరీ అని మీరు చెప్తున్నారు ఇది 2010 స్ప్రింగ్ లో మరియు 2009 ఫాల్ లో ఉన్న కోర్సులను మీకు ఇస్తుంది మరియు ఈ రిలేషన్ ఈ ప్రత్యేకమైన నెస్టెడ్ క్వరీ ఖాళీగా ఉందా లేదా అని మీరు తనిఖీ చేస్తారు అది ఖాళీగా ఉంటే ఎక్సిస్ట్స్ నింపుతుంది మరియు మొత్తం వేర్ క్లాజ్ విఫలమవుతుంది అది ఖాళీగా లేకపోతే అది ఇచ్చిన అటువంటి ఎంట్రీని మీరు కనుగొన్నారు మరియు అందువల్ల అది చేర్చబడుతుంది కాబట్టి ఇవి సారూప్య విషయాలను వ్యక్తీకరించడానికి వేర్వేరు మార్గాలు కానీ మీరు గమనించవలసినది నెస్టెడ్ సబ్ క్వరీ మీరు చేయాలనుకుంటున్న బహుళ రకాలుగా లాజిక్ ని రూపొందించడానికి చాలా అనుకూలమైన మార్గం కాబట్టి సహసంబంధ పేరు మరియు సహసంబంధమైన సబ్ క్వరీ ఇచ్చిన వేర్వేరు పేర్లు ఇవి యాదృచ్ఛికంగా నెస్టెడ్ క్వరీ ను తరచుగా ఇన్నర్ క్వరీ గా సూచిస్తారు మరియు నెస్టింగ్ జరిగిన క్వరీ ను ఔటర్ క్వరీ అంటారు నాట్ ఎక్సిస్ట్స్ ఉపయోగాన్ని వివరించే మరొక ఉదాహరణ ఇక్కడ ఉంది కాబట్టి నేను మీ స్వంతంగా చదువుకోటం కోసం వదిలివేస్తున్నాను మనము యూనిక్యూనెస్ కీవర్డ్ని ఉపయోగించి నకిలీ టుపుల్స్ లేకపోవడం కోసం పరీక్షించండి కాబట్టి ఇక్కడ మీరు ఒక నెస్టెడ్ క్వరీ మరియు 2009 లో ఒకేసారి అందించే అన్ని కోర్సులను తెలుసుకోవడానికి యూనిక్ ఉపయోగించడం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇది ఒక కోర్సు ఒకటి కంటే ఎక్కువసార్లు అందించబడితే బహుళ రికార్డులు ఉంటాయి మరియు ఫలితం యూనిక్ విఫలమవుతుంది యూనిక్ మాత్రమే ఎప్పుడు నిజం అవుతుంది అంటే ఆ సెమిస్టర్లో ఒకేసారి అందించబడుతుందని చూపించే ఒకే ఒక ఎంట్రీ ఉంది ఇప్పుడు మనము వేర్ క్లాజ్ లో నుండి సబ్ క్వరీ లకు వెళ్తాము కాబట్టి మనం ఇప్పటికే చూసినట్లుగా ఒక నెస్టెడ్ సబ్ క్వరీ అనేది ఒక రిలేషన్ కాబట్టి ఫ్రమ్ క్లాజ్ ద్వారా డిపార్ట్మెంట్ పేరు చూశాము మరియు మీరు జీతం మీద సగటు చేస్తారు మరియు మీరు ఆ ఫీల్డ్ కి కొత్త పేరు ఇస్తారు కాబట్టి దీని అర్థం ఇది లోతు పేరు మరియు సగటు సాలరీ అనే రెండు అట్ట్రిబ్యూట్స్ కలిగి ఉన్న రిలేషన్ ని కలిగి ఉండటానికి సమానం కాబట్టి దాని నుండి మీరు ఇప్పుడు సెలక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు సగటు జీతం రాయవలసిన పరిస్థితి ఏమిటి కాబట్టి మీరు ఇప్పటికే ఫీల్డ్లో భాగంగా సగటు జీతం కలిగి ఉన్నారు కాబట్టి మీరు దానిని వేర్ క్లాజ్ లో సగటు జీతం 42000 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సెలక్షన్ యొక్క అవుట్పుట్లో ఇవి ఉంటాయి కాబట్టి మీరు చాలా సులభంగా నెస్టెడ్ సబ్ క్వరీను ఉపయోగించవచ్చు మరియు ఫ్రమ్ క్లాజ్ ద్వారా మనము దీనికి క్రొత్త పేరు పెట్టాము ఆపై ఇది ఒక రిలేషన్ గా మారినట్లుగా మరియు గణన పూర్తయినప్పుడు మిగిలినవి సమానంగా ఉంటాయి తాత్కాలిక రిలేషన్ ని కంప్యూటింగ్ చేయడానికి ఒక మార్గాన్ని అందించే విత్ క్లాజ్ ఉంది మరియు దానిని తరువాత ఉపయోగించవచ్చు కాబట్టి ఈ ఉదాహరణ చూద్దాం మనము అన్ని విభాగాలను గరిష్ట బడ్జెట్తో కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఇది నా ప్రాథమిక క్వరీ మనము డిపార్ట్మెంట్ పేరు డిపార్ట్మెంట్ డాట్ పేరును కనుగొనాలనుకుంటున్నాము డిపార్ట్మెంట్ టేబుల్ నుండి ఒక డిపార్ట్మెంట్ పేరు మరియు బడ్జెట్ గరిష్ట బడ్జెట్ లాగా ఉండాలి కాబట్టి దాని కోసం నేను విభాగం అంతటా ఉన్న గరిష్ట బడ్జెట్ను తెలుసుకోవాలి కాబట్టి ఏమి జరిగిందో చూడండి ఇక్కడ మనకు నెస్టెడ్ క్వరీ ఉంది ఇది విభాగాల నుండి గరిష్ట బడ్జెట్ను కలుపుతుంది కాబట్టి ఇది మీకు గరిష్ట బడ్జెట్ విలువను ఇస్తుంది మనము దానిని అట్ట్రిబ్యూట్ విలువతో తాత్కాలిక పట్టిక గరిష్ట బడ్జెట్గా చేస్తాము కాబట్టి ఇది రీనేమింగ్ నుండి ఉపయోగించాను మరియు ఈ రిలేషన్ అందుబాటులో ఉండదని నన్ను అనుమతిస్తుంది లేకపోతే ఈ క్వరీ తరువాత ఈ రిలేషన్ ఉండదు ఇది ఈ రిలేషన్ కు లెక్కించబడిన తాత్కాలికమైనది కాబట్టి ఇది నాకు బడ్జెట్ విలువను ఇస్తుంది ఇది నాకు డిపార్ట్మెంట్ మరియు డిపార్ట్మెంట్ నిర్దిష్ట బడ్జెట్ను ఇస్తుంది మరియు ఈ షరతు నాకు గరిష్ట బడ్జెట్ ఉన్న అన్ని విభాగాలను ఎన్నుకోగలదని చెబుతుంది కాబట్టి విత్ క్లాజ్ లోని సబ్ క్వరీ లకు వెళ్తాము స్కేలార్ సబ్ క్వరీ అనేది ఒకే విలువ ఉన్న చోట అంచనా వేయబడేది కాబట్టి మనము దానిని చాలా సులభంగా సెలెక్ట్ నుండి ఉపయోగిస్తున్నప్పుడు క్రొత్త అట్ట్రిబ్యూట్ గా మీరు గుర్తుంచుకోండి మనము దానిని ఒక రిలేషన్ గా పరిగణిస్తున్నాము ఎందుకంటే నెస్టెడ్ క్వరీ ఒక రిలేషన్ ను ఇస్తుంది కానీ ఇక్కడ సెలెక్ట్ బోధకులు అనే అట్ట్రిబ్యూట్ గా ఉంచాము కాబట్టి మనకు డిపార్ట్మెంట్ పేరు మరియు బోధకుల సంఖ్య ఉంది అప్పుడు ప్రతి విభాగానికి మనము నిజంగా డిపార్ట్మెంట్ జాబితా నుండి కలిగి ఉన్నాము కాబట్టి సెలెక్ట్ క్లాజ్ లోని ప్రతి ఎంట్రీ స్వచ్ఛమైన రిలేషన్ లు సాధ్యం కాని అట్ట్రిబ్యూట్ గా ఉండాలి కాబట్టి సబ్ క్వరీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అట్ట్రిబ్యూట్ లుగా భావించలేని ఒకటి కంటే ఎక్కువ పట్టికలను తిరిగి ఇస్తే అది రన్టైమ్ ప్రకారం బహుళ టుపుల్స్ ఎలా నిర్వహించాలో మనకు తెలియదు తరువాత మనం డేటాబేస్ను ఎలా సవరించాలి డేటాబేస్కు చేసిన మార్పులను గురించి చర్చిస్తాము కాబట్టి రికార్డులను మార్చడానికి లేదా అంతకుముందు నుండి రికార్డులను తొలగించే కొన్ని మార్గాలను పరిశీలిస్తాము మనము అన్ని రికార్డులను రిలేషన్ నుండి తొలగించిన రికార్డ్ తొలగింపును చూశాము కాని ఇప్పుడు మనం సెలెక్టివ్ డిలీషన్ ఇన్సర్షన్ విలువల ను చూస్తాము ఇప్పుడు అన్ని బోధకులను తొలగించడం చాలా సులభం బోధకుడి నుండి అన్ని రికార్డులను తొలగించండి మరియు ఇది ఖాళీ పట్టిక అవుతుంది కాని మనము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి అన్ని బోధకులను తొలగించాలనుకుంటున్నాము అనుకుందాం అప్పుడు మనం సెలెక్ట్ ఫ్రమ్ వేర్ కు చాలా పోలి ఉంటుంది కానీ ప్రభావం సెలెక్ట్ ఫ్రమ్ వేర్ కి భిన్నంగా ఉంటుంది ఇక్కడ డేటాబేస్లో పట్టికలు మారవు పట్టిక వాస్తవానికి మారుతోంది ఎందుకంటే ఈ బోధకుడి రికార్డులు తొలగించబడతాయి దీని విభాగం పేరు ఫైనాన్స్ మూడవ ఉదాహరణ వాట్సన్ భవనంలో ఉన్న విభాగంతో అనుబంధించబడిన ఆ బోధకుల కోసం బోధకుల సంబంధంలోని అన్ని టుపుల్స్ను తొలగిస్తుంది కాబట్టి వాట్సన్ భవనంలో బహుళ విభాగాలు ఉండవచ్చు కాబట్టి వాట్సన్ భవనంలో ఉన్న ఆ విభాగాలపై పనిచేసిన బోధకులందరూ వెళ్తారు కాబట్టి మీరు చేస్తారు ఇది మళ్ళీ మీరు నెస్టెడ్ క్వరీను ఉపయోగిస్తున్నారు ఇప్పుడు నెస్టెడ్ క్వరీను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసు కాబట్టి మీరు విభాగాల పేర్లను ఇచ్చే నెస్టెడ్ క్వరీను ఉపయోగిస్తారు ఇది వాట్సన్ భవనంలో ఉన్న విభాగాల పేర్లతో ఒకే అట్ట్రిబ్యూట్ తో మీకు రిలేషన్ ఇస్తుంది ఆపై మీరు ఒక నిర్దిష్ట విభాగం ఆ సెట్కు చెందినదా అని తనిఖీ చేయడానికి సెట్ సభ్యత్వాన్ని ఉపయోగిస్తారు అది జరిగితే అది వాట్సన్ భవనంలో ఉంది లేకపోతే అది వాట్సన్ భవనానికి చెందినది అయితే అది వాట్సన్ భవనానికి చెందినది కాదు ఇక్కడ ఈ వేర్ క్లాజ్ నిజం అవుతుంది మరియు సంబంధిత బోధకుల రికార్డ్ తొలగించబడుతుంది మరియు ఇది మొత్తం విభిన్న రకాల సెలెక్టివ్ డిలీషన్ జరుగుతుంది బోధకుడి సగటు జీతం కంటే తక్కువ జీతం ఉన్న అన్ని బోధకులను డిలీట్ చేయండి మళ్ళీ ఇది మీరు సగటు జీతం లెక్కించే సెలక్షన్ సబ్ క్వరీ ను లెక్కించి జీతం సగటు జీతం కంటే తక్కువగా ఉందో లేదో తనిఖీ చేసి దాన్ని డిలీట్ చేయండి సూటిగా అనిపిస్తుంది కానీ వేచి ఉండండి నా ఉద్దేశ్యం ఏమిటంటే మనము సరైన పని చేసామా అంటే సగటు జీతం రిలేషన్ లో అన్ని జీతాల మొత్తాన్ని తీసుకొని లెక్కించబడుతుంది ఆపై రిలేషన్ ల సంఖ్యతో విభజించడం ఇది సగటు జీతం అయి ఉండాలి నేను రికార్డును తొలగిస్తే సగటు కూడా మారుతుంది కాబట్టి నేను ఈ పద్ధతిలో క్వరీ వ్రాస్తే దాని ముఖం మీద నేను చెప్పేది సరైనదిగా అనిపిస్తుంది కాని వాస్తవానికి అది సరైనది కావచ్చు ఎందుకంటే ఒక పరిస్థితి సంతృప్తి చెంది ఆ రికార్డ్ తొలగించబడిన క్షణం ఈ సగటు విలువ కూడా మారిపోయింది కాబట్టి అది కాదు అది ఆధారపడి ఉంటుంది అప్పుడు ఫలితం డిలీషన్ జరుగుతున్న క్రమాన్ని బట్టి ఉంటుంది కాని దీని అర్థం ఏమిటంటే అన్ని రికార్డులను ప్రస్తుతానికి తీసుకోండి అంటే సగటున జీతం ఉన్న అన్ని రికార్డులను కనుగొనండి ఆ సగటు కంటే తక్కువ మరియు వాటిని తొలగించండి కాబట్టి మొదట్లో మీకు తేలికైన చిన్న పరిష్కారం సరైనది కాదని మీకు తెలుసు కాబట్టి మీరు రెండు దశల్లో పరిష్కారం చేయవలసి ఉంటుంది మొదట సగటు జీతం లెక్కించండి డిలీట్ చేయండి ప్రస్తుత పరిష్కారంలో సగటు తిరిగి లెక్కించబడుతుంది ఇది తప్పు విషయం కాబట్టి మీరు పరిష్కరించడానికి మళ్ళీ నేను వీటిని మీకు వదిలివేస్తాను మనము ఇన్సర్షన్ ద్వారా క్రొత్త టుపుల్ను జోడించవచ్చు ఆపై మీరు విలువలను మరియు విలువల రెట్టింపును సేవ్ చేస్తారు మనము రిలేషన్ లో అట్ట్రిబ్యూట్స్ క్రమాన్ని గుర్తుంచుకోకపోతే మనము పేర్కొనవచ్చు వాస్తవానికి సమాచారం ఇచ్చే అంతరం ఉన్న క్రమాన్ని కూడా మనము పేర్కొనవచ్చు కాబట్టి మీరు కోర్సులో ఇన్సర్ట్ ఇంటూ సమయంలో తెలియని ప్రత్యేక విలువ

మరియు మొత్తం క్రెడిట్తో విద్యార్థి రిలేషన్ కి బోధకులందరూ 0 గా సెట్ చేయబడ్డారు కాబట్టి నేను ఇన్సర్ట్ విత్ సెలెక్ట్ స్టేట్మెంట్ పూర్తిగా మదింపు చేయబడుతుందో ఎంచుకోండి కాబట్టి ఈ మొదటి సెలెక్ట్ దాని ఫలితాలలో దేనినైనా రిలేషన్ లో ఇన్సర్ట్ కి ముందే చేయబడుతుంది కాబట్టి ఇది SQL హామీ ఇచ్చే ప్రాథమిక షరతు ఎందుకంటే అలా కాకపోతే అలాంటి పరిస్థితులు వృత్తాకారంగా మారతాయి మరియు సమస్యను కలిగిస్తాయి నిర్దిష్ట విలువల ఆధారంగా అప్డేట్స్ చేయవచ్చు కాబట్టి మీరు టేబుల్ ను అప్డేట్స్ తో పాటు మరియు దాని అర్థం ఏమిటి ఇది మీరు నిర్దిష్ట ఫీల్డ్ల విలువలను అప్డేట్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ మొదటి సందర్భంలో 100000 కంటే ఎక్కువ జీతాల కోసం 3 శాతం జీతం పెంచడానికి మరియు 100000 కన్నా తక్కువ జీతాల కోసం 5 శాతం పెంచడానికి మనము ప్రయత్నిస్తున్నాము మరియు మీరు అప్డేట్ చేసే ఈ క్రమాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు చేస్తే తరువాత అప్డేట్ మొదట తరువాత భాగంలో అర్హత సాధించిన వ్యక్తి 100000 కన్నా తక్కువ ఉంటే పెరుగుదలతో 100000 కంటే ఎక్కువ అవుతుంది మరియు రెండవదానికి అర్హత పొందుతుంది కాబట్టి అది తప్పు అవుతుంది కాబట్టి అప్డేట్ తరచుగా దాని క్రమం మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల మీకు జాగ్రత్త వహించడానికి మరో ఫీచర్ ఉంది మీకు పనులు చేయడానికి ఒక నిర్దిష్ట క్రమం ఉన్నప్పుడు దీనిని కేసు అని పిలుస్తారు కాబట్టి జీతం కేసు క్రొత్త కీవర్డ్ అయినప్పుడు జీతం 100000 కన్నా తక్కువ ఉన్నప్పుడు వెన్ అనేది కీవర్డ్ అని మీరు అంటున్నారు అప్పుడు మీరు ఈ విధంగా పెంచుతారు లేకపోతే మీరు ఈ విధంగా ఎక్కిస్తారు ఇది మరింత కనిపిస్తుంది C C యొక్క స్టేట్మెంట్ ఉంటే మీరు స్కేలార్ సబ్ క్వరీలతో అప్డేట్స్ చేయవచ్చు మనము ఇప్పటికే స్కేలార్ సబ్ క్వరీలను చూశాము కాబట్టి మీరు స్కేలార్ సబ్ క్వరీను ఉపయోగించవచ్చు మళ్ళీ నేను ఆ వివరాల ద్వారా వెళ్ళను దయచేసి అధ్యయనం చేయండి మరియు మీరు వీటిని అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఇవి భిన్నమైన ఉదాహరణలు సంగ్రహంగా చెప్పాలంటే మనము SQL క్వరీ లో నెస్టెడ్ సబ్ క్వరీ అని పిలువబడే చాలా శక్తివంతమైన లక్షణాన్ని ప్రవేశపెట్టాము ఇక్కడ మనము సెలెక్ట్ ఫ్రమ్ వేర్ పరంగా డేటా సవరణ చేసే మార్గాలను మనము చూశాము నెస్టెడ్ సబ్ క్వరీ తరచుగా క్వరీ ను ప్రదర్శించడంలో మాత్రమే కాకుండా కొన్ని డేటా సవరణలను చేయడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనము చూశాము